సెల్ కల్చర్ అనగాకణ వర్ధనం కి చెందిన ఉపన్యాసాల ధారావాహికకు తిరిగి స్వాగతం మనం ఇంతకుముందు ఉపన్యాసంలో కణ విభజనకు సంబంధించిన సాంకేతిక పద్ధతులు అనగా డెన్సిటీ గ్రేడియంట్ సెంట్రిఫ్యూగేషన్ ఇమ్మ్యునో పాన్నింగ్ మరియు ఫ్లోరోసెంట్ అసిస్తడ్ సెల్ సార్టింగ్ గురించి చర్చించుకున్నాం నేను మోటో న్యూరాన్లు యొక్క ఇమ్మ్యునో పాన్నింగ్ గురించి చర్చించినప్పుడు చివరగా చెప్పవలసిన ఒక చిన్న అంశాన్ని విస్మరించాను అది ఇప్పుడు చెప్పదలుచుకున్నాను వేరు రకములైన కణాలు తో సంబంధం ఉన్న జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగితే ఈ సాంకేతిక పద్ధతులు ఎంత శక్తివంతమైనవో మీరు గ్రహించగలరు వెంట్రల్ హార్న్ లోని ఎంబ్రియోనిక్ మోటో న్యూరాన్లు గురించి నేను ఇంతకు ముందు చూపిన చిత్రం మీకు గుర్తు ఉండే ఉంటుంది అవునా ఈ వెంట్రల్ హార్న్ మోటో న్యూరాన్లు రెండు రకాలు అంటే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి గా ఉండే విషయాన్నిమీకు వివరించాను కానీ మీకు నేను అక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే పెద్దవిగా ఉన్న వెంట్రల్ హార్న్ మోటో న్యూరాన్లు వాటికి చెందిన అదనపు కణాలు లేక ప్రత్యేకమైన యాంటీబాడీలు నిర్దిష్ట ముగా E14 చుట్టూ ఉంటాయి అటుపిమ్మట కణాలు స్పందించే తీరు నేను మీకు వివరిస్తాను మనము 7వ వారం లోని రెండవ ఉపన్యాసంలో ఉన్నావన్న మాట ఉదాహరణకు ఇది వెన్నుపూస అనుకుందాం మరి ఇది వెంట్రల్ హార్న్ షేడ్ చేయబడిన భాగం వెంట్రల్ హార్న్ ఇది డార్శల్ హార్న్ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎంబ్రియోనిక్ రోజు E0 నుండి E22 వరకు అనుకుంటే వాస్తవానికి దీనిని గర్భస్థ శిశువు అనాలి ఇది E11 వద్ద ఉన్నది కాబట్టి దీనిని పిండం అని E14 వరకు కూడా అలానే పరిగణించాలి E15 పిమ్మట గర్భస్థ శిశువు అని లెక్క వేసుకోవచ్చు సుమారుగా E15 వద్ద దీనిని F I అని లేదా F18 అనుకుందాం F18 వద్ద దీన్ని గర్భస్థ శిశువు అని ఎందుకు పిలుస్తారు అంటే ఈ సమయంలో శరీర భాగాలు అన్ని రూపుదిద్దుకుంటూ ఉంటాయి అంతకు ముందు స్థితిలో మనం చూడగలిగేది సంపూర్ణంగా తెలియకపోవచ్చు ఇది ఏదో అని తెలుస్తుంది కానీ సంపూర్ణంగా తెలియదు అందుకే ఈ 2 వ్యత్యాసాలు పరిగణన లోనికి తీసుకోవాలి మరల మనము ఎంబ్రియోనిక్ మోటో న్యూరాన్లు యొక్క విభజన గూర్చి మాట్లాడుకుంటే ఎంబ్రియోనిక్ మోటో న్యూరాన్లు ఐసొలేషన్ లేక ఏకాంతవాసం కొరకు కణ విభజన గాను వినియోగించిన అధునాతన సాంకేతిక పద్ధతులు ఇమ్మ్యునో పాన్నింగ్ డెన్సిటీ గ్రేడియంట్ మరియు ఫ్లోరోసెంట్ అసిస్తడ్ సెల్ సార్టింగ్ మొదలైన అంశాలు గ్రహించాం మోటో న్యూరాన్లు ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నాయి ఇందులో అనేక ఇతర కణాలు కూడా ఉన్నాయి E14 వద్ద మోటో న్యూరాన్లు నిజానికి చాలా విశిష్టమైన మార్కర్ని వ్యక్తం చేస్తాయి లేదా వెల్లడిస్తాయి ఇవి అంత సులభంగా అర్థం కావు ఇది ఆ ఆకుపచ్చ మార్కర్ E14 వద్ద ఈ కణాలు మాత్రమే ఈ మార్కర్ని వ్యక్తం చేస్తాయి F18 వద్ద నుండి ఈ మార్కర్ పూర్తి స్థాయి లో వ్యక్తం అవుతుంది ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నను ఎందుకంటే ఒక కణజాలము జాతి యొక్క పెరుగుదల గూర్చిన స్థితిగతులు తెలుసుకోకుండా సెల్ సార్టింగ్ విధానమును ఉపయోగించ రాదు మొదట మీరు చేస్తున్న దానిపైన అవగాహన రావాలి ఒక నిర్దిష్టమయిన యాంటీ బాడీ ఉన్నదా లేక నిర్దిష్టమయిన మార్కర్ ఉన్నదా క్షమించాలి యాంటీ బాడీ కాదు ఒక నిర్దిష్టమయిన మార్కర్ కణ ఉపరితలం పైన ఉన్నదా మరియు దానిని ఆ ఉపరితలానికి అనుసంధానం చేయగల ప్రతికూలమైన యాంటీ బాడీ ఉన్నదా అని తెలిసిన పిమ్మట ఈ విధానం ఉపయోగించాలి ఉదాహరణకు ఎవరైనా E15 వద్ద అనుసరించవలసిన ఈ రీతిని E18 వద్ద ఉపయోగించడానికి ప్రయత్నిస్తే ఏ విధమైన ఉపయోగం ఉండదు సరికదా అపరిశుభ్రమైన కణ రకాలు ఎన్నో రంగం లోకి ప్రవేశిస్తాయి అందువలన నేను చెప్పదలచుకున్న అంశాలలో కొన్ని ఏమిటంటే మీరు ఇప్పుడు ఏం చేయాలనుకున్నా దానికి సంబంధించిన విషయాలన్నింటినీ సంపూర్ణంగా అధ్యయనం చేయండి ఏ విధంగా విషయాలు అభివృద్ధి చెందుతాయో అభివృద్ధికి ఎవరెవరు ఏమేం చేశారో తెలుసుకొనేందుకు ఈ అధ్యయనం ఉపకరించగలదు మీరు ఈ అధ్యయనం ఏ స్థితిలో ఉన్నదో తర్వాత దాన్ని ఎంతవరకు తీసుకు వెళ్ళగలరు అన్న ముఖ్య అంశము గ్రహించగలరు ఈ అంశము యొక్క ప్రాముఖ్యత గూర్చి మీకు అవగాహన పెంపొందించే క్రమం లో తిరిగి తిరిగి ఈ విశేషమైన సాధనలు మరి వాని యొక్క శక్తిని గూర్చి ప్రస్తావించడం జరిగింది అని మీరు గ్రహించవలసియున్నది ఈ సాధన శక్తి మీకు తెలియనట్లయితే మీరు ఈ సాధనాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నది అలా చాలాసార్లు జరగడాన్ని నేను గమనించాను చాలా విచారం కలిగించింది కానీ ఏమి చేయగలం అది అంతే ఇదంతా చెప్పిన తర్వాత సెల్ సార్టింగ్ స్థాయి నుంచి తర్వాత స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అది ఒక కల్చర్ డిష్ లో కణాలను వృద్ధి చేయడంతో మొదలవుతుంది మన ముందస్తు అంచనా ఏమంటే ఫెనో టైప్ కణాలు వాని యొక్క ఉనికిని మరియు కార్యాచరణను సాధ్యమైనంత పరిధిలో నిలబెట్టుకోగలగాలి ఇదంతా చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం ఇన్సులిన్ని స్రవింపజేసే ఒక కణాన్నివర్ధనం చేద్దాం అనుకుందాం కానీ మనం కల్చర్ డిష్ లో కణాలు ఇన్సులిన్ని నిశ్చయంగా స్రవింపజేసేట్టు చూడాలి ఇది శరీరంలో స్రవింపజేసే మోతాదు లో ఉంటుంది అని చెప్పడం కష్టం లేక ఇంకా తక్కువగా 10 శాతం లేక 5 శాతం లేక 2 శాతం సాధ్యపడవచ్చు కానీ దాని పని మాత్రం కొనసాగుతూ ఉండాలి లేదా ఉదాహరణకు నేను నాడీ కణాల వర్ధనం చేయాలనుకున్నా అనుకోండి నాడీ కణం యొక్క ప్రయోజనం ఏమిటి అది విద్యుత్ ప్రేరణ తో పనిచేసే ఒక కణం విద్యుత్ ప్రేరిత కణాలు అంటే అవి చర్యలను ప్రేరేపించే శక్తిగలవి ఇప్పుడు నా వద్ద కల్చర్ డిష్ లోని నాడీ కణాలకు చర్యలను ప్రేరేపించే శక్తి లేకుంటే లేదా x y z స్టెమ్ కణాలు నుండి నాడీ కణాలు వర్ధనం చేసానని నేను వాదించవలసి వస్తే అన్ని సాధ్యమైన మర్కర్లు తో నేను చూపుతాను నేను వర్ధనం చేసిన నాడీ కణాలు విద్యుత్ ప్రేరితమయినవి నేను నిరూపించ లేకుంటే నా ప్రయత్నానికి అర్థమే లేదు అవి విద్యుత్ ప్రెరితమయినవి కాకుంటే ఏదో ఒక సమస్య ఉన్నదన్నమాట ఇది చాలా ముఖ్యమైనది కణ వర్ధనం జగత్తులోని అడుగుపెట్టే సాహసం చేసిన మన ముఖ్య ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న మనకి తోచినప్పుడల్లా ఈ మౌలిక సూత్రాలు మనం తప్పక గుర్తు పెట్టుకోవాలి అది ఏమంటే మన అసలు లక్ష్యం ఏమి అనేది ఉదాహరణకు ఇది నేను ఎప్పుడైనా అడిగినట్టయిటే క్లిష్టమైన ప్రశ్న ముందు ఉంచుదాం అందువలన మన ముందు ఉన్న ముఖ్యమైన ప్రశ్న నాడీ కణములకు సంబంధించిన కణ వర్ధనం లోమనము కణముల పునరుత్పత్తి చేయడం నాడీ కణాల విషయంలో నేను ఒక సంగతి చెప్పదలుచుకున్నాను అది ఏమంటే తన సహజమైన వాతావరణంలో కణమునకు మూలమైన ఫెనో టైప్ కానీ లేక దానితో సుమారుగా సమానమైన ఫెనో టైప్కానీ నాడీ కణాలను యధాతధంగా ఉంచుతాయి మనం మరొకసారి గుర్తుచేసుకుందాం ఈ పరిస్థితిలో కొత్త నాడీ కణాలు అంటే ప్రత్యేకంగా పునరుత్పత్తి చేయ బడిన కణ జాతులు కు సంబంధించిన అంశాలు చర్చించు కుంటూ ఉన్నాం ఇది మరీ ఏదైనా కణ జాతి కావచ్చు నాడీ కణాలు కానీ ఇతర కణాలు కానీ కావచ్చు ఫెని టైప్ ను భద్రపరచిన మూల కణాలకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రస్తావన కావచ్చు లేదా తన ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో ఫెనో టైప్ ను వంటిది ఏదైనా కణం యొక్క అనుభవం లోకి రావచ్చు కణాలకు సంబంధించిన ప్రత్యేకమైన ప్రస్తావన కావచ్చు ఇది మన చర్చలో మొదటి భాగం ఈ చర్చ ఫెనో టైప్ నకు చెందినది ఇది మరేదైనా మన జాతి కావచ్చు అందువలన ఇక్కడ మనం ఫేనో టైప్ అంటే ఏమని అనుకుంటున్నాం నాడీ కణాలు కానీ ఇతర కణాలు కానీ కావచ్చు ఉదాహరణకు నేను ఈ కణం నాడీ కణం గా మార్పు చెందే సమయం వచ్చింది అంటాను అనుకోండి సహజంగా నేను ఈ కణం అనేక ప్రక్రియ వల్ల ప్రభావితం కాగలదని ఇది ఒకదెండ్రిటి క్ వృక్షము తో ముడిపడిన ప్రకియలు కలిగి ఉంటుందని నాడీ కణం వలె ఉండటానికి కావలసిన చానళ్లు కలిగి ఉంటుందని అనుకుంటాను మరొక విధంగా చెప్పాలంటే అది ఈ చర్యలను ప్రేరేపించగల లేదా ఆపగల శక్తిని కలిగి ఉండాలి అదే విధంగా నేను అభివృద్ధి చేసే ఈ కణములు కానీ కణజాతులు కానీ ఇన్సులిన్ నుస్రవింప చేయగలిగినవి అని నేను భావిస్తే అవి దీనికి తగిన సముదాయాలను ఏర్పరచుకోవాలని ఆశిస్తాను అంతేకాదు అవి ఆ విధమైన ఉత్పత్తిని చేస్తున్నాయో లేదో నేను పరిశీలించగలగాలి అలా చేయాలంటే నేను అవి ఆ ఉత్పత్తిని ఎంతవరకు చేయగలవు అన్నది గ్రహించడానికి వాటి పరిమాణాన్ని గమనించవలసి ఉన్నది దీనికోసం టైట్రేషన్ లేదా మరి ఏదైనా పద్ధతులను అవలంబించాలి అందువలన ఇక్కడ ఫెనో టైప్ను మాత్రమే కాకుండా మరొక ప్రయోజనకరం అయిన పద్ధతి కూడా ప్రవేశపెడపెడతాను జీవరాశుల ఆకారము నిర్మాణము అధ్యయనం చేసే శాస్త్రాల రీతులు వాటి ప్రయోజనం కూడా కణ వర్ధనం కొరకు ఉపయోగించే సెల్ కల్చర్ డిష్ ఈ విషయంలో ఈ రెండు పద్ధతులు లేక సూత్రాలను కొనసాగించగలమా ఇలా చేయకపోతే మన ఉద్దేశం నెరవేరదు ఆ ఉద్దేశం మనకు అవసరమైన ప్రతి రూపం లేక మోడల్ ను నిర్మించగలగడమే ఆ మోడల్ చాలావరకూ మన మన ఆలోచనలకు దగ్గరగా ఉండాలి అందువలన నేను ఇక్కడ నాడీ కణాలకు సంబంధించిన అంశాలు దృష్టిలో పెట్టుకుంటానని మరొక్కసారి చెప్పనివ్వండి ఈ అంశాలు మనకు సవాలు విసరగల సత్తా కలవి అందుచేత నేను మరొక ఆసక్తికరమైన కణాన్ని తీసుకుంటే ఉదాహరణకు కార్డియో మైసైట్కణం యొక్క వర్ధనం అంటే కల్చర్ ని తీసుకుంటే నేను మొట్ట మొదటి గా అడిగే ప్రశ్న ఏమంటే వాటిలో మనము జీవస్పందన చూడగలుగుతున్నామా డిష్ లోని కణాలు స్పందిస్తున్నాయా తగిన రీతిలో సంకోచిస్తూ ఉన్నాయా అలా కాకపోతే ప్రయోజనకారి అయిన ఫెనో టైప్ నుమీరు నిజంగా తిరిగి పొందులేక పోతున్నారేమో అనే సందేహం కలుగుతుంది అవి గొప్ప ఫెనో టైప్ లు అలాగే కనబడుతున్నాయి కానీ అవి ఉపయోగకరంగా నూ పని చేసే లాగా ఉండకపోతే మనం ఏదో విధంగా వాటిని పని చేసే లాగా చేయాలి మన కండరాలను వర్ధనం చేసే ప్రయత్నం కూడా ఇటువంటిదే నా మొదటి ప్రశ్న ఆసక్తికరమైనది అస్థిపంజరానికి చెందిన కండరం లేకస్కెలిటల్ మజిల్ అయితే దాన్ని ఉత్తేజపరచాలి కదా అది సంకోచించే ఎలా చెయ్యాలి కదా ఆ అస్థిపంజర కండరాలకు లేకస్కెలిటల్ మజిల్ కు విద్యుత్ సంబంధమైనయాంత్రికమైన ప్రయోజనాలు రెండూ ఉన్నాయి మీరు కండరాలను వృద్ధి చేస్తున్నారా ఈ విషయమై ఒక ఉదాహరణ తీసుకుందామా కండరాల వృద్ధి చేయుటకు లేక పెంచడంలో మనం 2 వీలైన విధానాలను ప్రస్తావించుకుందాం అస్థిపంజరాన్ని చెందిన కండరాలు లేకస్కెలిటల్ మజిల్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు అస్థిపంజరాన్ని చెందిన కండరాలు లేకస్కెలిటల్ మజిల్ ను గురించి చర్చించుకుందాం ముందుగా మనం అస్థిపంజర కండరం లేకస్కెలిటల్ మజిల్ ను ఉదాహరణగా తీసుకుందాం మనకు ఆధారం కాదు కాదు F18 ఎలుక గర్భస్థ శిశువు లేదా MUUSE ఎం యు యు ఎస్ ఇ గర్భస్థ శిశువు E 18 అది F 18 కావచ్చు F 20 కావచ్చు లేదా అది అప్పుడే పుట్టిన శిశువు కావచ్చు శిశువు పుట్టిన మొదటి రోజు నుండి మూడవ రోజు వరకు ఏ రోజైనా కావచ్చు ఇది దాటరాదు ఎందుకంటే కణజాలాలను వేరు చేసి ఉంచటం గొప్ప సవాలు బాల్య దశ దాటిన వారి శరీరపు వెనుకభాగంలోని అవయవాల నుండి గ్రహించిన సహాయక కణాలు దీనికి వినియోగించాలి ఎందుకంటే మీకు అవసరమైన కణజాలం ఇక్కడి నుండి లభ్యం అవుతుంది అన్నీ సక్రమంగా ఉంటే ఈ విధమైనదే జరుగుతుంది సరే ఉదాహరణకు ఇది సుమారుగా ఇలా ఉంటుంది కే అందువలన ప్రాథమికంగా కణజాలం సంగ్రహించబడుతుంది ఇది గర్భస్థ శిశువు లో ఉంటే లేదా బాల్యావస్థ దాటినవారిలో అయితే ఇలాగే ఉంటుంది ఇది తల ఇక్కడ ఉన్నది ఇక్కడ శరీరపు వెనక భాగానికి సంబంధించిన అవయవం ఉన్నది చాలా వరకుకణజాలం ఈ వెనుక భాగం నుండి సంగ్రహిస్తాం బాల్యావస్థ దాటిన వారి గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఉపకణాలు ఇలా తిష్ట వేసుకుని కూర్చుంటాయిఅనుకోవాలి శరీరంలోని వెనుక భాగపు అవయవం లా క్రిందనే ఇలాగ ఈ సహాయక కణాలు సేకరించబడతాయి అందువలన ఈ సహాయక కణాలు ప్రధానంగా స్టెమ్కణాలు ఈసారి ఇవి అస్థిపంజర కండరం గాను అనగా స్కెలిటల్ మజిల్ గా రూపొందుతాయి ఈ ఉపకణాలను మనం వేరు చేయవలసి వచ్చింది అనుకుందాం మనము చాలా సాంకేతిక పద్ధతులు వినియోగించాల్సి వస్తుంది ఎర్ర కణముల జీర్ణక్రియ లేక ఎంజైముల జీర్ణక్రియ లేదా ఎంజైముల స్లాష్ మెకానికల్ జీర్ణక్రియ మరో విషయం తరువాత మీరు చేయవలసినది అంటే యాంత్రికమైన ఎంజైముల పరమైనజీర్ణక్రియను ఇది అనుసరిస్తుంది తర్వాత మెట్టు స్సెల్ సార్టింగ్ ఒకసారి మీరు ఈ పని చేస్తే మీరు FACS కానీ డెన్సిటీ గ్రేడియంట్ లేక ఏదైనా ఇతర ఇమ్మ్యునో మార్కర్ కానీ ఉపయోగించి ఈ సహాయక కణాలను వేరు చేయాలి అప్పుడు వాటిని పెంచి పోషించాలి బాల్య దశ దాటిన సహాయక కణాలు నుండి ఈ ఎదుగుదలను సాధించటానికి యత్నించాలి అందువలన ఇది చాలా సుదీర్ఘమైన దారి కానీ వీటిని పెంచడానికి బాల్య దశ దాటిన సహాయక కణాలు ఉపయోగిస్తే మీరు కృతార్థులు అవటం అంత సులభం కాదు అంతే కాదు క్లిష్టమైనది కూడా ఈ సహాయక కణాలను ఎందుకు వాడాలి అని మీరు ఆశ్చర్యపోవచ్చు దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి వేరే విధమైన కణ జాతులను ఎందుకు ఉపయోగించరాదుఅనిచెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ కారణం వల్ల మనం అస్థిపంజర కండరం లేక స్కెలిటల్ మజిల్ గురించి చర్చించుకుంటున్నాము అది ఎలా పెరుగుతుంది అనే విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను తర్వాత తరగతిలో ఈచర్చనికొనసాగిద్దాం ఈ కణాలను ఎలా వేరు చేయాలిఫెనో టైప్లు అంటే ఏమిటి అనే విషయం పరిశీలిద్దాం వాటిని వాటి వలె ఉపయోగ పడే మరి కొన్నిటిని పరిశీలిద్దాం ధన్యవాదములు